కాబట్టి ఇప్పుడు H టాంజెన్షియల్ చూద్దాం ఇక్కడ ఉత్పన్నం మీ హైస్కూల్ ఉత్పన్నం నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే నేను నా మాక్స్వెల్ సమీకరణాలను కోఆర్డినేట్ల స్ట్రెచింగ్తో పునర్నిర్వచించాను ఎలా మరియు ఎలా మేము చేశాము మనము ఈ సమీకరణం కలిగి ఉన్నామని గుర్తు చేసుకోండి ఈ ∇xE jωμH ఉంది ∇ ∇e చే భర్తీ చేయబడింది మరియు ∇e − jk ద్వారా భర్తీ చేసాము ప్లేన్ వేవ్కి ఇది ఖచ్చితంగా నిజం కాబట్టి నా ఉద్దేశ్యం మేము దీన్ని ఇంతకు ముందే చేసాము మీరు ఇక్కడ సరిగ్గా తిరిగి చూస్తే ఇది సుపరిచితమే కాబట్టి kie ఇక్కడ జరిగిన సంఘటనను సూచిస్తుంది అదేవిధంగా kre ఉంటుంది మరియు ఒక kte ఉంటుంది బాగానే ఉందా అవును మీరు ఈ రెండు సమీకరణాల సంకేతాలను తనిఖీ చేయాలి సరే అవి మైనస్ గుర్తుతో ఆపి వేయబడి ఉండవచ్చు కానీ మేము దీనితో ఇక్కడకు వెళ్తాము ఎందుకంటే మేము ఏమైనప్పటికీ మేము దీన్ని తనిఖీ చేస్తాము కాబట్టి ఈ సమీకరణాలను ఉపయోగించి నేను ఇక్కడ నా విద్యుత్ క్షేత్రాన్ని కలిగి ఉన్నాను నా విద్యుత్ క్షేత్రాన్ని నేను నిర్వచించాను ఇక్కడ నుండి నేను అయస్కాంత క్షేత్రాన్ని సరిగ్గా పొందగలను కాబట్టి నేను ఇక్కడ నుండి అయస్కాంత క్షేత్రాన్ని పొందినప్పుడు నేను రీజియన్ 1లో అలా పొందబోతున్నాను కాబట్టి రీజియన్ 1 అనేది టాప్ పార్ట్ ఇక్కడ నాకు ఒక సంఘటన మరియు ప్రతిబింబం ఉంది అది నా దగ్గర ఉన్నది కాబట్టి నాకు విద్యుత్ క్షేత్రాన్ని ఇవ్వండి మరియు నేను మీకు అయస్కాంత క్షేత్రాన్ని ఇవ్వగలను అది సరైన విధానం అవుతుంది కాబట్టి ఇది kie × E01ejki

r సమానం అవుతుంది ఇది ఎలా సరిగ్గా వచ్చిందో మీరు మరచిపోయినట్లయితే కాబట్టి మనం నిజానికి దాన్ని ఇక్కడ తీసుకోవచ్చు కాబట్టి ∇×E∂B∂t→jk×E 1 x jωμHk×E ωμH సరే చాలా బాగుంది కాబట్టి ఇది మా ఇన్సిడెంట్ ప్లస్ పరావర్తిత ఫీల్డ్ అయస్కాంత భాగం మరియు రీజియన్ 2లో నా దగ్గర ట్రాన్స్మిటెడ్ ఫీల్డ్ మాత్రమే ఉంది సరే కాబట్టి దీన్ని వ్రాయడం చాలా సులభం kie xE02ejki r ఇప్పుడు నాకు ప్రతిదీ సరిగ్గా ఉందని నేను అర్థం చేసుకోగలను కాబట్టి నేను తర్వాత ఏమి చేయాలి ఈ H నేను పొందుతాను అంటే నేను ఒకసారి పొందాను ఒకసారి నేను దీన్ని కలిగాక k సాధారణంగా 3 భాగాలు మరియు నా E x y భాగాలు కలిగి ఉంటుంది కాబట్టి నేను ఈ క్రాస్ ప్రోడక్ట్ వెక్టార్ క్రాస్ ప్రొడక్ట్ తీసుకోగలను దాని నుండి నేను ఏ పదాన్ని ఉంచాలి ఎందుకంటే నేను H ని అమలు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏ భాగాన్ని వదులుకోవాలి కాబట్టి నేను Htan1Htan2 ఈ క్రాస్ ప్రోడక్ట్ని ఇక్కడ తీసుకున్నప్పుడు నేను చాలా సరళమైన వ్యక్తీకరణను పొందుతాను k1ze2z21 RTk2ze1z1RTE నేను 2 వేరియబుల్స్లో నా 2 సమీకరణాలను సరిగ్గా పొందాను ఇది ఇక్కడ నా మొదటి సమీకరణం కాబట్టి k ix krx ktx kiy kry kty కాబట్టి మీరు నన్ను విశ్వసించగలరని నా ఉద్దేశ్యం ఇక్కడ బీజగణితం చాలా సరళంగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి దానిని కలిపి RTE k1zh2z2k2zh1z1 ఇప్పుడు నేను ఇవి ఏమిటో వాటి గురించి కొద్దిగా ఎక్కువ చెప్పే అవసరం ఉందని మీరు గమనిస్తారుఈ k1z మరియు k2z ఏమిటి కాబట్టి ఇది కేవలం మరియు నేరుగా ముందుకు ఉంటుంది వాటి గురుంచి నేను k1z ని ఇన్సిడెంట్ వేవ్ వెక్టర్ z కాంపోనెంట్ గా నిర్వచిస్తున్నాను ట్రాన్స్మిటెడ్ వేవ్ వెక్టర్ కాబట్టి అది k1z సరే కాబట్టి నాకు చెప్పే భాగం krz − k2z పరావర్తించే తరంగం ఇన్సిడెంట్ తరంగం కు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తోంది కాబట్టి ఇవి మనకు సరి అయిన 3 నిర్వచనాలు కాబట్టి TM పోలరైజేషన్లో కూడా ఈ ఫార్ములా నాకు ఓకే అవుతుంది అది కూడా సరైనదే కాబట్టి TM పోలరైజేషన్ మీరు ఎలెక్ట్రిక్ ఫీల్డ్ కోసం వేర్వేరు సంప్రదాయాలను తీసుకుంటారు మరియు నేను మళ్లీ చివరి వ్యక్తీకరణను వ్రాస్తాను సరే మీరు ఈ వ్యక్తీకరణల మధ్య సమరూపతను గమనించవచ్చు

RTM k1zh2z2k2zh1z1 నేను ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ని కూడా వ్రాయగలను కానీ అది చాలా ఉపయోగకరంగా లేదు ఎందుకంటే R ను వీలైనంత చిన్నదిగా చేయడమే నా లక్ష్యం కాబట్టి నా ఉద్దేశ్యం అది మేము చేసిన దానితో మీరందరూ కంఫర్టబుల్ గా ఉన్నారా ఇది మీకు తెలిసిన మాధ్యమంపై ఆధారపడి ఉంటుంది విద్యార్థి కాబట్టి వెక్టార్తో ఉంటుంది z దిశలో వేవ్ వెక్టర్ మరియు ట్రాన్స్మిషన్ సరిగ్గా ఉండవు ఇది మాధ్యమంలో ప్రచారంపై ఆధారపడి ఉంటుంది నాకు ఇక్కడ వేర్వేరు ఎప్సిలాన్ మ్యు మరియు ఇక్కడ వేర్వేరు ఎప్సిలాన్ మ్యు ఉంటే z భాగాలు ఎందుకు ఒకే విధంగా ఉంటాయి అవి ఉండకపోవచ్చు ఇది మాధ్యమ లక్షణాల పై ఆధారపడి ఉంటుంది మరియు మీరు దీన్ని మరచిపోయినట్లయితే ఇక్కడ డిస్పర్షన్ రిలేషన్ తర్వాత ఈ k లు సరిగ్గా అనుసరిస్తున్నాయి ఆ విధంగా మేము కొత్త మాక్స్వెల్ సమీకరణాన్ని సరిగ్గా సెటప్ చేస్తాము కాబట్టి నాకు వచ్చింది RTE దానికి e మరియు μ ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే మనకు ఎప్పటికీ తెలిసిన దానితో పోల్చితే ఇక్కడ అదనపు భాగం లేదా భిన్నమైనది ఏమిటి అని నా ఉద్దేశ్యం కొత్త భాగం e లను పరిచయం చేయడం నేను e లను 1 కి సమానం చేస్తే నేను తిరిగి పొందుతాను నా ఉన్నత పాఠశాల సూత్రాలు అదేవిధంగా నేను ఇక్కడ నా h ని 1 కి సమానం చేస్తే నేను నా హైస్కూల్ ఫార్ములాలను తిరిగి పొందుతాను అది మాత్రమే మారిపోయింది కాబట్టి మీకు ఏ ఫార్ములా సరైనదో అది ఈ ఫార్ములా కానీ నా చేతిలో ఉన్న నా ఇంజనీరింగ్ నాబ్ ఇది ఇప్పుడు e మరియు h ల కొత్త కారకాలు చిన్న e లు మరియు h లు సరే విద్యార్థి కాబట్టి ఒకరు చేయాలనుకునేది సమయం 1402 చూడండి అవును 1 మరియు 2 కాబట్టి 1 ప్రాంతం 1 మరియు 2 ప్రాంతం 2 సరే కాబట్టి చిన్న e మరియు చిన్న h ల ఉనికి మాత్రమే విభిన్నమైన విషయం ఇప్పుడు మనం దానితో ఆసక్తికరమైన ఏదో ఒకటి చేయాలి k1z అనేది ఇన్సిడెంట్ తరంగాల వెక్టర్ యొక్క z భాగం అది ఇక్కడ ఉంది విద్యార్థి కాబట్టి వెక్టర్స్లో మనకు వేవ్ వెక్టార్లు ez1 మరియు ez1 మాత్రమే ఉన్నాయి అవును z భాగాలు అవి కనిపించేవి మాత్రమే మరియు మీడియం లక్షణాలు ε1 ε2 μ1 μ2 ప్రాంతం 2 లక్షణాలు ప్రతిబింబ గుణకాన్ని ప్రభావితం చేస్తాయి విద్యార్థి కాబట్టి పరావర్తించే గుణకం లేదని నేను భావిస్తున్నాను k అనేది వేవ్ వెక్టర్ విద్యార్థి సార్ ఉదాహరణకు నేను ఈ మాధ్యమంలో ప్రయాణించే ప్లేన్ వేవ్ని కలిగి ఉంటే మీరు ఈ స్ట్రెచ్డ్ కోఆర్డినేట్ లను తీసుకోకపోతే అక్కడ సాధారణ మీడియం తీసుకుంటే ωc k ఏదైనా వేవ్ ప్రయాణిస్తున్నప్పుడు దీనికి కట్టుబడి ఉండాలని నాకు తెలుసు సంఘటన లేదా ప్రతిబింబం అది పట్టింపు లేదు కాబట్టి ఇది ఆ k వెక్టర్ ఏదైనా తరంగానికి కట్టుబడి ఉండాల్సిన తరంగ వెక్టర్ పరవర్తిత తరంగం ప్రతికూల భాగాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది సంఘటన భాగం కుడివైపుగా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది కాబట్టి నేను 2D వీక్షణను తీసుకుంటే ఇది ఇక్కడ ఉన్న z అక్షం మరియు ఇన్సిడెంట్ తరంగం ఇక్కడకు వస్తుంది మరియు పరావర్తించే తరంగం ఈ దిశలో వెళుతుంది ఈ రెండు వేవ్ వెక్టర్స్ z భాగం x భాగం మధ్య తేడా ఏమిటి నిజానికి మారదు అది మీ స్నెల్ నియమం పరావర్తించే కోణానికి సమానమైన సంఘటనల కోణం అది ఎలా వస్తుంది kix krx మరియు kiz krz అంటే అల కుడివైపుకి ఎలా తిరుగుతుంది అవును ఇది మా ఎంపిక నా ఉద్దేశ్యం మనం సాధారణ ఉత్పన్నం చేస్తున్నాము మనల్ని మనం అయస్కాంతం లేదా అయస్కాంతం కాని దానికి పరిమితం చేయడం లేదు విద్యార్థి కాబట్టి అది అయస్కాంతం ఇది మా ఇష్టం అని మేము చూస్తాము నేను దానిని జనరల్గా ఉంచాను మీరు సాగిన కోఆర్డినేట్లను తీసుకొని మాక్స్వెల్ సమీకరణం చేయండి ఇది μ 1 ε1 ఇప్పుడు మీడియం 2 మన చేతుల్లో ఉంది